యాంటెన్నాలపై ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మనం కొన్ని అధునాతన విషయాలను చూస్తాము మొదట మనం అర్రే పాటర్న్ సింథసిస్ చూస్తాము వాస్తవానికి మేము అర్రే యాంటెన్నాలను చూశాము కాని మేము వన్ డైమెన్షనల్ యాంటెన్నాలను మాత్రమే చూశాము ఈ రోజు మేము మొదట టూ డైమెన్షనల్ యాంటెన్నాను చూస్తాము ఆపై అర్రే యాంటెన్నా రూపకల్పనలో సింథసిస్ విధానాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉందని చూస్తాము మనం చాలా లోతుగా వెళ్ళలేము కానీ నేను ఆ యాంటెన్నా సింథసిస్ సమస్యను అన్వేషించాలనుకుంటే మీరు ఈ నేపథ్యంతో వెళ్ళవచ్చు కాబట్టి మొదట మనం టూ డైమెన్షనల్ అర్రే ని పరిశీలిద్దాం ఎందుకంటే మేము దానిని పరిగణించలేదు మీరు సరళత కోసం టూ డైమెన్షనల్ అర్రేని పరిగణించాను ఇది x అక్షంలో మరియు z అక్షంలో కూడా వన్ డైమెన్షనల్ అర్రే అని నేను తీసుకున్నాను ఈ వన్ డైమెన్షనల్ అర్రే పునరావృతమవుతుంది కాబట్టి x అక్షంతో పాటు N1 ఎలిమెంట్ కి ముందు ఉన్నట్లుగా అది వుంది ఇప్పుడు ఈ విధమైన లీనియర్ అర్రేలు M1 సంఖ్య ఉన్నాయని నేను పరిశీలిస్తున్నాను కాబట్టి మొత్తం ఎలిమెంట్స్ M1 x N 1 అవి యూనిఫామ్ స్పేస్ అందుకే యూనిఫామ్ అర్రే మరియు అదే ఎక్సయిటేషన్ తో ఉంటాయి కాబట్టి పాటర్న్ మల్టిప్లికేషన్ యొక్క ప్రిన్సిపుల్ ని ఉపయోగించడం ద్వారా ఈ అర్రే ని M 1 లినియర్ అర్రే ల అర్రే గా వర్ణించవచ్చు టూ డైమెన్షనల్ అర్రే ఫాక్టర్ అనేది x అక్షం వెంట N 1 ఎలిమెంట్స్ అర్రే మరియు z అక్షం వెంట M 1 లీనియర్ అర్రేల రెండింటి ప్రోడక్ట్ అవుతుంది కాబట్టి టూ డైమెన్షన్ అయినందున మేము అర్రే ఫాక్టర్ ని ఇలా వ్రాయవచ్చు కాబట్టి మేము θ φ పరంగా వ్యక్తీకరించే సైన్ కోణాన్ని స్పష్టంగా వ్రాస్తున్నాము ఇక్కడ మేము దీనిని ఉపయోగించాము ar axsinθcosφ మరియు ar ఇప్పుడు మునుపటిలాగే మేము సాధారణంగా u ప్లేన్కు వెళ్తాము ఇక్కడ ఇది టూ డైమెన్షనల్ అయినందున మేము u మరియు v అనే రెండు పరిమాణాలను పరిచయం చేస్తాము కాబట్టి u ముందు మాదిరిగానే k0 d sinθcosφ అని వ్రాస్తాము మరియు u0 αd మరియు v k0dcosθ v0βd గా వ్రాస్తున్నాము కాబట్టి మేము ఈ టూ డైమెన్షనల్ అర్రే ఫాక్టర్ ని I0 ఈ విధముగా వ్రాయవచ్చు కాబట్టి u u 0 కి సమానంగా ఉన్నప్పుడు ఈ అర్రే ఫాక్టర్ దాని మొదటి ప్రిన్సిపుల్ మాగ్జిమాగా ఉంటుంది కాబట్టి మొదటి సూత్రం మాగ్జిమా u u0 గా ఉన్నప్పుడు v v0 కి సమానం కాబట్టి ఆ దిశలో ఇది గరిష్ట రేడియేషన్ ని కలిగి ఉంటుంది మరియు మేము α0β తీసుకుంటే ఇది ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది ఈ దిశ ప్లస్ మైనస్ y డైరెక్షన్ లో ఉన్న అర్రే యొక్క ప్లేన్ కి లంబంగా ఉంటుంది α మరియు β యొక్క తగిన విలువల కోసం బీమ్ ఏ దిశలోనైనా నిర్దేశించబడుతుంది కాబట్టి దీనిని ఫేజ్డ్ అర్రే యొక్క భావన అంటారు నేను α β కోసం కొన్ని విలువలను ఉంచడం ద్వారా బీమ్ ను తరలించాలనుకుంటే దాని ఆధారంగా ఏ దిశలో ఉంచాలనుకుంటున్నారో α β విలువలను ఉంచవచ్చు ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి దీనిని ఎలక్ట్రానిక్ స్కానింగ్ అని కూడా అంటారు బ్రాడ్ సైడ్ అర్రే విషయంలో x y మరియు y z ప్లేన్ లలో లోబ్ యొక్క యాంగులర్ విడ్త్ N 12 u±π ఇది x y ప్లేన్ లో ఉంటుంది మరియు y z ప్లేన్ లో M12 v ±π ద్వారా పొందబడుతుంది లీనియర్ అర్రే కోసం మేము చేసింది అదే కాబట్టి x y ప్లేన్ లో బీమ్విడ్త్ 2λ0N1d ద్వారా ఇవ్వబడుతుంది మరియు y z ప్లేన్ లో బీమ్విడ్త్ 2λ0M1d కాబట్టి రెండు సందర్భాల్లో బ్రాడ్ సైడ్ అర్రే కి ఇది నల్ టూ నల్ బీమ్విడ్త్ అని మీరు చూడవచ్చు ఇది ఆ అక్షంలోని అర్రే పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది ఇదే విధంగా హాఫ్ పవర్ బీమ్విడ్త్ x y ప్లేన్లో BW3dB 2 65λ0N1πd అని చూపవచ్చు మరియు y z ప్లేన్లో BW3dB 2 65λ0M1πd గా ఉంటుంది ఇప్పుడు దీని నుండి ఇది రెండు ప్లేన్ లలో ఉన్నందున మనకు బీమ్విడ్త్ లభిస్తుంది కాబట్టి డైరెక్టివిటీ పొందవచ్చు మరియు దయచేసి రెండు బీమ్స్ ఉన్నాయని గమనించండి కాబట్టి డైరెక్టివిటీ 4π23dBx y 3dBy z8 83N1M1d2λ02 వస్తుంది ఇప్పుడు N1M1d2 అనేది మొత్తం అర్రే యొక్క ఏరియా కాబట్టి D8 83Aλ02 అవుతుంది ఫీజికల్ ఏరియా ఎలక్ట్రికల్ గా లేదా వేవ్లెంగ్త్ పరంగా అంటే ఎలక్ట్రికల్ ఫీజికల్ ఏరియా కొంత స్థిరమైన పదంగా మారుతుంది కాబట్టి డైరెక్టివిటీ అనేది వేవ్లెంగ్త్ స్క్వేర్ లో కొలిచిన ఏరియాకి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇది ఏరియా యాంటెన్నా యొక్క సాధారణ ప్రాపర్టీ కాబట్టి ఈ సందర్భంలో కూడా అది వచ్చింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది టూ డైమెన్షనల్ అర్రే ఆ సమయంలో మనం దీనిని కవర్ చేయలేదు కాని టూ డైమెన్షనల్ అర్రేస్ లో ఇది సాధారణం మనం టూ డైమెన్షనల్ అర్రే కలిగి ఉండటానికి ఫేజ్ అర్రే ని ఉపయోగించవచ్చు మళ్ళీ లీనియర్ అర్రే గురించి కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను చూస్తాము కాబట్టి ఈక్వల్లి స్పేస్ అయినా అర్రే ఫాక్టర్ ని చూసినట్లయితే యూనిఫామ్ గా ఎక్సైట్ అయిన లీనియర్ అర్రే కోసం కొన్ని అర్రే సంఖ్యలను చూస్తాము ఇక్కడ మనకు త్రి ఎలిమెంట్ అర్రే ఉన్నాయని చెప్పండి ఇది అర్రే ఫాక్టర్ అవుతుంది ఇక్కడ ఇది ψ గా ఉండకూడదు వాస్తవానికి ఇది uf దయచేసి దాన్ని సరిదిద్దండి ఇది తప్పుగా వ్రాయబడింది ఎందుకంటే మేము మా విషయం u లేదా మీరు uu0 యొక్క ఫంక్షన్ అని చెప్పవచ్చు మరియు ఇది uu0 కాబట్టి ఇది త్రి ఎలిమెంట్ అర్రే అప్పుడు నేను ఐదు ఎలిమెంట్ అర్రే కోసం చేస్తే అది N కాదు N 1 5 కి సమానం కాబట్టి ఇది అర్రే ఫాక్టర్ అని మీరు చూస్తారు మునుపటిదానితో పోల్చితే N5 కి సమానంగా ఉంటుంది మరియు బీమ్విడ్త్ తగ్గుతుంది నేను N10 పరిగణిస్తే బీమ్విడ్త్ తగ్గుతోంది కానీ సైడ్ లోబ్స్ కూడా పెరుగుతున్నాయని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ మూడు గ్రాఫ్ల నుండి నేను మళ్ళీ వీటిని చూపిస్తున్నాను మనం అనేక తీర్మానాలు చేయవచ్చు మొదటిది ఏమిటంటే N పెరుగుతున్నప్పుడు లేదా మన విషయంలో N1 పెరుగుతున్నప్పుడు మేము N1 ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా పరిగణిస్తాము ఎందుకంటే మేము అర్రే విషయం యొక్క కోఆర్డినేట్ వద్ద సెంట్రల్ ఎలిమెంట్ని ఉంచుతున్నాము N1 పెరిగేకొద్దీ ప్రధాన లోబ్ న్యారో అవుతుంది కాబట్టి ఇది యూనిఫామ్ లీనియర్ అర్రే యొక్క పరిశీలనలలో ఒకటి ఇది ఎల్లప్పుడూ నిజం ఇప్పుడు మళ్ళీ N 1 పెరిగితే సైడ్ లోబ్స్ సంఖ్య కూడా పెరుగుతుంది కానీ ఎంత పెరుగుతుంది మనం చెప్పగలమా అవును చెప్పగలం ఫుల్ లోబ్స్ సంఖ్య అంటే ఏమిటీ ఫుల్ లోబ్స్ అంటే ఒక ప్రధాన లోబ్ మరియు అన్ని సైడ్ లోబ్స్ అని అర్థం ఒక పీరియడ్ లో ఫుల్ లోబ్ల సంఖ్య F N కి సమానం ఇక్కడ N1 మన ఎలిమెంట్ సంఖ్య అంటే నాకు త్రి ఎలిమెంట్ అర్రే ఉంటే నాకు రెండు లోబ్లు ఉండాలి మీరు త్రి ఎలిమెంట్లను చూస్తారు కాబట్టి ఇది ఒక ఫుల్ లోబ్ ఇది ఒకటి కాబట్టి రెండు లోబ్లు ఐదుకు వెళ్ళండి కాబట్టి మనకు నాలుగు 1 2 3 4 ఉండాలి పది 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి ఇది సాధారణ విషయం మనకు N1 ఎలిమెంట్ అర్రే ఉంటే ఫుల్ లోబ్ల సంఖ్య N అవుతుంది ఇప్పుడు 3 వ ప్రాపర్టీ ఏమిటంటే మైనర్ లోబ్స్ ని మీరు లెక్కించినట్లయితే మైనర్ లోబ్ విడ్త్ 2πN1అవుతుంది ప్రధాన లోబ్ లేదా గ్రేటింగ్ లోబ్ లేదా మేజర్ లోబ్ లేదా మెయిన్ లోబ్ విడ్త్ దానికి రెండింతలు 4πN1 అవుతుంది కాబట్టి ఆ మొత్తం ఎన్ని విషయాలను మీరు చూస్తున్నారు నా దగ్గర 2πN1 ఒక పీరియడ్లో సైడ్ లోబ్స్ అని చెప్పగలను ఎందుకంటే నేను మొత్తం N ఫుల్ లోబ్స్ అని చెప్తాను 2πN14πN1N 12 ఇస్తుంది కాబట్టి ఇది N1ఇది 2π మరియు F అనేది 2π తో పునరావృతమయ్యే పీరియాడిక్ ఫంక్షన్ అని మేము ఎల్లప్పుడూ చెబుతాము ఇది కూడా ఒక టెస్టింగ్ ఫంక్షన్ మరియు 4 వ ప్రాపర్టీ సైడ్ లోబ్ లెవెల్ ఏమిటి ప్రాథమిక పారామీటర్స్ లలో సైడ్ లోబ్ లెవెల్ ని మేము ఇప్పటికే నిర్వచించాము అది మాక్సిమం వాల్యూ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ సైడ్ లోబ్మాక్సిమం వాల్యూ ఆఫ్ మెయిన్ లోబ్ N పెరుగే కొద్దీ ఈ SLL తగ్గుతుంది కాబట్టి మీరు లెక్కిస్తే N1 5 కి సమానం అయితే మనకు SLL 12dB అవుతుంది N1 20 కి సమానం అయితేSLL 13dB అవుతుంది మీకు ఇంతకంటే పెద్దది ఉంటే మేము ఇప్పటికే 13 3 dB ను పొందిన విలువను SLL చేరుకుంటుంది లేదా సుమారుగా దీనిని 13 5dB అని పిలుస్తాము కాబట్టి సైడ్ లోబ్ లెవెల్ ని యూనిఫామ్ అర్రే ద్వారా 13 5dB క్రింద ఉంచలేము F అనేది π వద్ద సిమెట్రిక్ అని మీరు సులభంగా నిరూపించగల మరొక ప్రాపర్టీ కూడా ఉంది ఈ విషయం π అయితే ఇది సిమెట్రిక్ అని మీరు చూడవచ్చు అప్పుడు ఈ పాయింట్ π ఇది సిమెట్రిక్ అని మీరు చూస్తారు ఇది 2π తో పిరియాడిక్ గా ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వాస్తవానికి ఈ ప్రాపర్టీస్ ఆసక్తికరంగా ఉన్నాయి కానీ ఇది వాస్తవానికి ఒక లోపం ఎందుకంటే నాకు యూనిఫామ్ అర్రే ఉంటే నేను పేర్కొన్న విలువల వద్ద సైడ్ లోబ్స్ ను ఉంచలేను కొన్ని అప్లికేషన్ లలో నాకు 20dB కావాలంటే నేను చేయలేను మరియు రాడార్లలో వివిధ అనువర్తనాలలో ఇది చాలా తక్కువగా ఉండాలి మరియు లీనియర్ అర్రే ల లో గెయిన్ మరియు డైరెక్టివిటీ కూడా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇది ఇచ్చిన అర్రే పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది కానీ దానిని మార్చలేము వాస్తవానికి ఒక అడ్డంకిని కలిగిస్తుంది మనం దాన్ని పొందవచ్చు కాబట్టి విలువను తగ్గించడానికి మనకు మరిన్ని ఎలిమెంట్స్ ఉండాలి కానీ సమస్య ఏమిటంటే అప్పుడు పరిమాణం అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి యాంటెన్నా కోసం అర్రే పొడవు అందుబాటులో ఉండకపోవచ్చు నేను ఎలిమెంట్స్ సంఖ్యను పెంచాలనుకుంటే అప్పుడు ఎలిమెంట్ స్పేసింగ్ ని పెంచాలి ఎందుకంటే λ02 ఎలిమెంట్ స్పేసింగ్ని మించి ఉండకూడదు అని ఇప్పటికే ఒక పరిమితి ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎలిమెంట్స్ లను ఉంచాలనుకుంటే ఆ షరతును అధిగమించినట్లు అవుతుంది మరియు నేను గ్రేటింగ్ లోబ్ లు సంభవించడానికి ఆస్కారాన్ని కలిగిస్తున్నట్లు ఉంటుంది ఇది మళ్ళీ కావాల్సినది కాదు వాస్తవానికి మీరు మా సైడ్ నుండి పెద్దగా ఏమీ చేయలేరు డిజైనర్గా మనం ఎక్కువ చేయవలసిన అవసరం లేదు మనం ఒక యూనిఫామ్ అర్రే ని ఎంచుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఏదైనా పాటర్న్ ను సింథసిస్ చేయగలదు అది మోటివేషన్ ఎవరైనా కొన్ని ఎక్సోటిక్ పాటర్న్ లను కోరుకుంటారని అనుకుందాంనాకు F u కావాలి అనుకుందాం చాలా సందర్భాల్లో F u ఇలా ఉండాలి దీనిని సెక్టార్ బీమ్ అంటారు ఒక నిర్దిష్ట సెక్టార్ లో బయట యూనిఫాం గా ఉండాలి అని కోరుకోను కానీ అది ఆ రకమైన విషయం అది సాధ్యమేనా లేదా నేను ఏ సైడ్ లోబ్ను కోరుకోవడం లేదు సైడ్ లోబ్ చాలా చిన్నదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఎవరైనా అనవచ్చు అక్కడ డైరెక్టివిటీ ఎంత అని నేను పట్టించుకోను ఈ విషయాలు యూనిఫాం అర్రే తో సాధ్యం కాదు అక్కడ ఎల్లప్పుడూ సైడ్ లోబ్స్ ఉంటాయి మొత్తం స్పేస్ అంతటా భీమ్ విస్తరించి ఉంటుంది ప్రధాన భీమ్ కాకపోవచ్చు కానీ ఇతర భీమ్ లు అవి ఎల్లప్పుడూ రేడియేట్ అవుతూ ఉంటాయి బలమైన ఇంటర్ఫియరెన్స్ ఉంటే అది పిక్ అప్ అవుతుంది బలమైన నాయిస్ పిక్ అప్ అవుతుంది కాబట్టి అర్రే పాటర్న్ సింథసిస్ కు వెళ్ళడానికి ఇది మోటివేషన్ కానీఅక్కడికి వెళ్ళే ముందు మీరు నా మునుపటి అర్రే యాంటెన్నా విషయాలను చూస్తాను నేను ఎల్లప్పుడూ అర్రే ఫాక్టర్ ని F వర్సెస్ u గా వ్యక్తీకరిస్తాను ఇప్పుడు u అంటే ఏమిటి మేము u k0dcosψu0 u0αd లేదా βd గా నిర్వచించాము అంటే ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ మొదలైనవి ఇప్పుడు ఇది ఒక నిర్దిష్ట సందర్భంలో లేదా ఏదైనా సందర్భంలో కాన్స్టాంట్ గా ఉంటుంది విషయం ఏమిటంటే మీరు ఈ u ని చూడండి ఈ u యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏమిటి ψ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది నా అర్రే అక్షం మరియు నా పరిశీలన పాయింట్ ఇక్కడ ఉంది పరిశీలన పాయింట్ యొక్క రేడియస్ వెక్టర్ అర్రే అక్షంతో చేసే సాలిడ్ యాంగిల్ ψ అవుతుంది అది మన విషయం కానీ నాకు అర్రే అక్షం ఒక నిర్దిష్ట x మరియు y గా ఉంటే θ φ పరంగా ఈ ψ యొక్క విలువ ఏమిటో నాకు తెలుసు కానీ u యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏమిటి వాస్తవానికి u యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదు కానీ ఈ F ఫంక్షన్ పరంగా ఈ మొత్తం అర్రే థియరీని అర్థం చేసుకోవడం చాలా సులభం ఎందుకంటే అక్కడ సింక్ టైప్ ఫంక్షన్ వస్తుంది అది చాలా సులభం అవుతుంది కాబట్టి మేము దీన్ని చేస్తాము కానీ ఇప్పుడు నాకు అర్రే పాటర్న్ ఫంక్షన్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు నేను ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కు తిరిగి వెళ్ళగలను అంటే θ ప్లేన్ లేదా φ ప్లేన్ లో అది ఎలా ఉందో చూడాలి దాని అర్ధం ఏమిటంటే మనకు సాధారణంగా పోలార్ ప్లాట్లో ఉండటానికి అర్రే ఫాక్టర్ యొక్క రేడియేషన్ పాటర్న్ కావాలి కాబట్టి దానిని ఎలా చేయాలి మేము ఇప్పుడు చూస్తాము కాబట్టి ఈ ఉపన్యాసంలో నాకు F ఇక్కడ ఉందని అనుకుందాం ఇది నా u మరియు ఇది నేను │F│ తీసుకుంటున్నాను కాబట్టి నెగిటివ్ టర్మ్ లేదు నేను ఏకపక్షంగా గీస్తున్నాను ఇది సిమ్మెట్రిక్ గా ఉండాలి ఇక్కడ ఇది నా ప్రధాన భీమ్ అని అనుకుందాం నేను పొందుతున్నాను కాబట్టి స్పష్టంగా ప్రధాన భీమ్ ఎల్లప్పుడూ మనకు ఒక పాయింట్ వద్ద లభిస్తుంది ఇక్కడ sinu u0 0 అయి ఉండాలి అంటే u0 వద్ద ఇది ఎల్లప్పుడూ నిజం బ్రాడ్ సైడ్ అర్రే కోసం ఈ u0 సున్నా కనుక ఇక్కడకు వస్తుంది కాబట్టి ఇది సాధారణ విషయం ఇప్పుడు మొదటి పని ఏమిటంటే మనం x యాక్సిస్ అర్రే గురించి మాట్లాడుతున్నామని చెప్పనివ్వండి ఇది మన నాన్ లీనియర్ అర్రే కోసం చేసాము మొదట మీరు చూసే ఈ సంబంధం uk0dcosψ u00 కు సమానమని ఉంచండి ఇప్పుడు ఈ cosψ ఏదైనా నిర్దిష్ట అక్షం విషయంలో uk0 dcosθu0 ద్వారా భర్తీ చేయబడుతుంది అప్పుడు uk0 dcosθu0 కు సమానం అవుతుంది ఇప్పుడు వాస్తవానికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్ అంటే θ స్థానంలో నేను u ని కోరుకుంటున్నాను నేను వీటిని వ్రాశానని మీరు చూస్తారు ఇప్పుడు ఒక నిర్దిష్ట సందర్భంలో ఆ ψ ని మేము sinθcosφ లేదా cosθ ఏదో రూపాన్ని తీసుకుంటాము ఇప్పుడు కాబట్టి ఇది ఫీజికల్ విషయం ఇప్పుడు θ లో మనం ఒక ఫిక్స్డ్ φ ప్లేన్ లో చూస్తున్నామని అనుకుందాం కాబట్టి θ అనేది ఫీజికల్ విషయం ఇది మీరు చూసే యాక్సిస్ వెంట ఎలివేషన్ యాంగిల్ ఇప్పుడు θ అంటే ఏమిటి π≤θ≤π వరకు మారవచ్చు కాబట్టి విజిబుల్ స్పేస్ ఏమిటి విజిబుల్ స్పేస్ u ప్లేన్లో ఉంటుంది లేదా నా ఉద్దేశ్యం u వేరియబుల్లో విజిబుల్ స్పేస్ k0d నుండి k0d వరకు ఉంటుంది మొదట ఈ పాటర్న్ లో నేను దానిని చూడవలసి ఉంటుంది ఇది ఏకపక్షంగా నేను చెబుతున్నాను ఎందుకంటే ఈ పాటర్న్ ని నేను ఇక్కడ గీసాను కాబట్టి మొదట నేను విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది బహుశా అలా అవుతుంది ఈ విలువ అప్పుడు k0d తీటా వాస్తవానికి మన సమన్వయ వ్యవస్థలో θ అనేది 0 నుండి π వరకు ఉంటుంది మరియు φ అనేది 0 నుండి 2π వరకు ఉంటుంది కాబట్టి అది 0 నుండి π అయితే అప్పుడు విలువ ఏమిటి θ 0 గా ఉన్నప్పుడు u k0d కి సమానం అవుతుంది మొదట నేను θ 0 చేస్తే u k0d u0 కి సమానం అవుతుంది మరియు θ π కి సమానంగా ఉన్నప్పుడు u k 0 d u0 కు సమానం అవుతుంది కాబట్టి ప్రాథమికంగా నేను ఇది k0d u0 అని గుర్తించవలసి ఉంటుంది ఇది నా k0d u0 అని చెప్పనివ్వండి ఇది నాకు కావలసిన స్పేస్ మీరు ఈ వ్యక్తీకరణను పరిశీలిస్తే u k0dcosθ u0 θ ప్లేన్ లో లేదా θ పరంగా ఇది ఒక సర్కిల్ యొక్క సమీకరణం u u0 k0dcosθ కు సమానం ఇది నాన్ లీనియర్ సంబంధం కానీ ఇది ఒక సర్కిల్ యొక్క సమీకరణం నేను చేయాల్సిందల్లా నేను ఒక సర్కిల్ ని గీస్తాను సర్కిల్ u0 వద్ద కేంద్రీకృతమై ఉంటుంది మరియు సర్కిల్ యొక్క రేడియస్ N12k0d అని పిలుస్తాను సెంటర్ u0 కాబట్టి ఇది ఒక సర్కిల్ మరియు ఈ సర్కిల్ k0d నుండి k0d వరకు ఈ విజిబుల్ స్పేస్ లో విస్తరించడాన్ని చూస్తారు ఇది ఇలా సూచించబడినది ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్ ని అక్కడ ఉంచాలనుకుంటే ఏమి చేస్తారు ఇది u ప్లేన్ అని అనుకుందాం కాబట్టి ఈ సర్కిల్ విజిబుల్ ప్రాంతం లోఉంటుంది ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడకు రండి ఈ పాయింట్ యొక్క విలువ ఏమిటో నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను ఏమి చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుండి నేను వర్టికల్ లైన్ ను ఉంచాలి ఆ లైన్ ఈ సర్కిల్ లో కొన్ని పాయింట్లను కలుస్తుంది ఇప్పుడు సెంటర్ నుండి మీరు గీయండి మరియు కనెక్ట్ చేయండి ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ప్లాట్ నుండి ఈ స్కేల్లో ఈ విలువ ఏమిటో మీరు కనుగొంటారు ఇప్పుడు ఈ లైన్ లో మీరు 2dB అని చెప్పనివ్వండి కాబట్టి ఇది ఇక్కడకు వస్తుంది ఇది తుది పోలార్ ప్లాట్ పై ఒక పాయింట్ అదేవిధంగా ఈ పాయింట్ ఇది ఇక్కడకు వస్తుందని అనుకుందాం ఈ పాయింట్ ఇక్కడ ఉండవచ్చు ఇది ఎక్కడో చాలా తక్కువగా ఉంటుంది చివరకు నేను ఈ ప్లాట్లు తీసుకున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసిన ప్రతి పాయింట్ ఆపై దాని యొక్క లోకస్ ని తీసుకోండి అది మీకు పోలార్ ప్లాట్ ఇస్తుంది ప్రధాన భీమ్ ఇక్కడ u ప్లేన్ లో ఉందని మీరు చూస్తారు అది మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది కాని వాస్తవానికి భీమ్ వంగి ఉన్నట్లు చూస్తారు వాస్తవానికి భీమ్ ఇలా ఉంటుంది ఈ పాయింట్ ఇక్కడ అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది కలుస్తుంది మరియు తరువాత ఇక్కడ నుండి మేము ఉంచిన విలువ ఉంటుంది మరియు ఆ పాయింట్ ఇక్కడ ఉంది అదేవిధంగా ఈ పాయింట్ ఇక్కడ ఉంచబడింది కానీ విలువ వాస్తవానికి ఇక్కడ ఉంది కాబట్టి ఈ పాయింట్ ని అతను ఇలా కనెక్ట్ చేసాడు చివరకు ఈ లోకస్ అనేది పోలార్ ప్లాట్ కాబట్టి ఇది ఉపయోగించాల్సిన సాంకేతికత ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వాస్తవానికి వీటిని డిమాండ్ చేస్తుంది దాని ద్వారా ఇప్పుడు మీరు భీమ్ ఎక్కడ ఉందో ఫిజికల్ అంతర్దృష్టిని పొందుతారు దీనితో నేను ఈ చర్చను ముగించాను తదుపరి ఉపన్యాసంలో సింథసిస్ అంటే ఏమిటి మనం సింథసిస్ విధానాన్ని ఎలా చేయాలో చర్చిస్తాము ధన్యవాదాలు